ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ I మీద ఉపన్యాసాలకు తిరిగి స్వాగతం ఇది ఉపన్యాసం సంఖ్య 18 ఇందులో మనం రెండు వేరియబుల్స్ లో ఉన్న ఫంక్షన్ల యొక్క గరిష్ఠ మాగ్జిమా మరియు కనిష్టా మినిమా minima ల గురించి మాట్లాడతాము ప్రత్యేకించి ఈరోజు మనం పర్యాప్తక నియమాల గురించి మాట్లాడతాము మరియు అవి క్రిటికల్ పాయింట్ల ను పొందడానికి లేదా వర్గీకరించడానికి ఉపయోగపడతాయి ఇక్కడ క్రిటికల్ పాయింట్లు స్థానిక గరిష్ట లేదా స్థానిక కనిష్ట లేదా శాడిల్ పాయింట్లు కావచ్చు గత ఉపన్యాసంలో మనం a b అనే పాయింట్ వద్ద ఫంక్షన్ విలువ మరియు దాని నైబర్హుడ్ లోని పాయింట్ల వద్ద ఉన్న ఫంక్షన్ విలువల మధ్య వ్యత్యాసం అయిన ఈ f తగినంత చిన్న h మరియు k విలువలకు దాని సైన్ ను మార్చుకోకపోతే అప్పుడు ఆ పాయింట్ a b ని స్థానిక ఎక్స్ట్రీమ అంటే స్థానిక గరిష్ట లేదా స్థానిక కనిష్టము అంటారని చూశాము కానీ అది తన సైన్ ను మార్చుకుంటే అప్పుడు దానిని శాడిల్ పాయింట్ అంటారు కాబట్టి ఈ పాయింట్ a b చుట్టూ ఈ ఫంక్షన్ fahbk fab యొక్క టేలర్ సిరీస్ విస్తరణను ఉపయోగించడం ద్వారా ఈ f యొక్క ప్రవర్తనను లేదా దాని సైన్ ను పొందడానికి మనం ప్రయత్నిస్తాము మరియు ఈ పాయింట్ a b స్థానిక గరిష్ష్టం లేదా కనిష్టం అవ్వాలంటే ఆవశ్యక నియమాలు fxab మరియు fyab లు 0 కి సమానం అవ్వాలి కాబట్టి ఇక్కడ మనం ఈ నియమాలను సంతృప్తి పరిచే ఐదు పాయింట్లను గమనించాము ఇప్పుడు ఈ ఉపన్యాసంలో ఉదాహరణకు ఇది స్థానిక కనిష్ట బిందువు మరియు ఇది కూడా స్థానిక కనిష్ట బిందువు మరియు ఈ పాయింట్లు స్థానిక గరిష్టం అవుతాయో లేదో ఇక్కడ మనం గుర్తించగలం కానీ ఈ పాయింట్ యొక్క నైబర్హుడ్ లో x దిశలో వెళ్తే ఫంక్షన్ పెరగడాన్ని మరియు y దిశలో వెళ్తే ఫంక్షన్ తగ్గడాన్ని మనం చూస్తాము కాబట్టి ఈ పాయింట్ స్థానిక కనిష్ట లేదా స్థానిక గరిష్ట బిందువు కాదు ఇది శాడిల్ పాయింట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు గణిత శాస్త్రపరంగా ఈ అన్ని పాయింట్లను రెండవ ఆర్డర్ డెరివేటివ్ ల సహాయంతో గుర్తిస్తాము కాబట్టి ఇక్కడ ఇది పర్యాప్తక నియమం మరియు సులభంగా అర్థమవడం కోసం మనం rfxxab sfxyabtfyyab అనే నొటేషన్ లను ఉపయోగిస్తాము ఇప్పుడు ఈ ఫంక్షన్ fxy ఈ పాయింట్ Pab వద్ద కంటిన్యూస్ అవుతుంది మరియు కంటిన్యూస్ అయ్యే రెండవ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్ లను కలిగి ఉంటుందని అనుకుందాం మరియు ఈ పాయింట్ క్రిటికల్ పాయింట్ అయితే అది స్థానికగరిష్టం అవ్వాలంటే rt s20మరియు r0 అవ్వాలి ఈ పాయింట్ స్థానిక కనిష్ట బిందువు అవ్వాలంటే rt s20 మరియు r0 అవ్వాలి మరియు ఈ పాయింట్ శాడిల్ పాయింట్ అవ్వాలంటే rt s20 అవ్వాలి మరియు rt s20 అయినప్పుడు ఈ పరీక్ష విఫలమవుతుంది ఈ సందర్భంలో Pab వద్ద ఈ ఫంక్షన్ యొక్క ప్రవర్తనను కనుగొనడానికి మనం వేరే మార్గాలను కనుగొనవలసి ఉంటుంది కాబట్టి ఇక్కడ వ్రాసినట్లుగా Pab క్రిటికల్ పాయింట్ అయితే అప్పుడు ఇది స్థానిక గరిష్ట లేదా స్థానిక కనిష్ట లేదా శాడిల్ పాయింట్ అవుతుందా అనేది చర్చించడానికి ఇది ఆవశ్యక నియమం కాబట్టి ఖచ్చితంగా ఇది క్రిటికల్ పాయింట్ అవుతుంది తర్వాత మనం రెండవ ఆర్డర్ పరీక్ష ప్రధానంగా rt s2 సహాయంతో ఈ వ్యక్తీకరణ యొక్క విలువను కనుగొన్నాము తర్వాత మనం ఈ పాయింట్ స్థానిక గరిష్టమా కనిష్టమా లేదా శాడిల్ పాయింట్ అవుతుందా లేదా ఈ పరీక్ష విఫలమవుతుందా అనే విషయాలను పరిశీలించాము కాబట్టి మనం ఈ వ్యక్తీకరణలను ఎలా పొందగలమో చూద్దాం కాబట్టి మళ్ళీ మనం ఈ f ను పరిగణలోకి తీసుకుంటాం ఎందుకంటే చివరకు మనం ఈ f యొక్క సైన్ మరియు ఒక పాయింట్ యొక్క నైబర్హుడ్ లో f యొక్క ప్రవర్తన పై ఆధారపడి వీటిని పొందుతాము కాబట్టి దీని యొక్క టేలర్ సిరీస్ విస్తరణ ఈ h మరియు మొదటి ఆర్డర్ పదాలు మరియు ఈ రెండవ ఆర్డర్ పదాలకు దారితీస్తుందని మనం ఇప్పటికే చూశాము fhfxabkfyab12h2fxx2hkfxyk2fkkab ab క్రిటికల్ పాయింట్ కాబట్టి fxab మరియు fyab లు అదృశ్యమవుతాయి అప్పుడు ఈ f విలువ ఈ రెండవ ఆర్డర్ పదాలు h2fxx మరియు మిగతా ఆర్డర్ పదాలకు సమానం అవుతుంది f12h2fxx2hkfxyk2fkkab కాబట్టి ఇప్పుడు ఈ f యొక్క ప్రవర్తనను ఈ రెండవ ఆర్డర్ పదాలు లేదా మొదట లో ఉన్న ఈ ముఖ్యమైన పదం మరియు ఈ విస్తరణ లోని మిగిలిన ఎక్కువ ఆర్డర్ పదాల ఆధారంగా మనం పొందుతాము కాబట్టి మన నొటేషన్ ప్రకారం a b అనే పాయింట్ వద్ద fxx ను r గా fxy ను s గా fyy ను t గా వ్రాస్తాము f12h2r2hksk2t కాబట్టి ఇప్పుడు మనం r ≠ 0 అని పరిగణలోకి తీసుకుంటాము లేదా అనుకుంటాము మరియు r0 అయితే అప్పుడు మనం t ≠ 0 అని అనుకుంటాము కాబట్టి వాటిలో కనీసం ఒకటి 0 అయితే అప్పుడు మనం ఈ విధంగా కొనసాగవచ్చు రెండూ 0 అయిన సందర్భంలో అంటే r0 మరియు t0 అనుకోండి కాబట్టి ఈ సందర్భంలో సహజంగా మనం ఈ విధంగా కొనసాగలేము కానీ r0 మరియు t0 అయిన సందర్భంలో s విలువ 0 కావచ్చు లేదా కాకపోవచ్చు కాబట్టి s 0 అయితే ఈ రెండవ ఆర్డర్ పరీక్ష నుండి మనం ఏమీ పొందలేము అప్పుడు మనం ఎక్కువ ఆర్డర్ డెరివేటివ్ లను కనుక్కోవాలి కాబట్టి ఈ s ≠ 0 అనుకోండి అప్పుడు ఇక్కడ మనం ఏమి పొందుతాము మనం ఈ 2hk పదాన్ని పొందుతాము కాబట్టి s విలువ పాజిటివ్ కావచ్చు లేదా నెగటివ్ కావచ్చు ఉదాహరణకు s పాజిటివ్ అనుకోండి s నెగటివ్ అయినప్పుడు కూడా మనం ఇదేవిధంగా చేయవచ్చు కాబట్టి మనం ఈ 2hk ఉన్న పదాన్ని కలిగి ఉన్నాము h మరియు k లు రెండూ పాజిటివ్ అయినప్పుడు లేదా రెండూ నెగటివ్ అయినప్పుడు ఈ h మరియు k ల లబ్దం hk పాజిటివ్ అవుతుంది కాబట్టి మనం ఈ f ను పాజిటివ్ గా కలిగి ఉన్నాము ఇక్కడ ఈ ముఖ్యమైన పదం పాజిటివ్ మరియు ఈ పదం f యొక్క సైన్ ను నిర్ణయిస్తుందని మనం గత ఉపన్యాసంలో చర్చించాము ఈ ముఖ్యమైన పదం పాజిటివ్ అయితే ఈ పాయింట్ a b యొక్క నైబర్హుడ్ లో ఈ f యొక్క సైన్ పాజిటివ్ అవుతుంది మరియు ఈ పదం నెగటివ్ అయితే అప్పుడు f యొక్క సైన్ నెగటివ్ అవుతుంది కాబట్టి ఇక్కడ hk పాజిటివ్ అయితే మనకు ఈ f పాజిటివ్ అవుతుంది మరియు ఈ h నెగటివ్ అయ్యి మరియు k పాజిటివ్ లేదా h పాజిటివ్ అయ్యి k నెగటివ్ అయితే మనకు f నెగటివ్ అవుతుంది ఇక్కడ f దాని గుర్తును మార్చుకుంటుంది కాబట్టి ఈ సందర్భంలో ఈ పాయింట్ ను శాడిల్ పాయింట్ అంటాము ఇది కూడా ఈ ఫలితం నుండి ముగించబడుతుంది మరియు దీనిని ఇంతకుముందే నేను మీకు చూపించాను కాబట్టి మనం దీనిని విడిగా చర్చించాల్సిన అవసరం లేదు కాబట్టి r ≠ 0 లేదా t ≠ 0 అనుకుందాం కాబట్టి ఇక్కడ మనం r ≠ 0 అనుకుందాం మరియు t ≠ 0 అనుకున్నప్పుడు కూడా మనం ఇదేవిధంగా కొనసాగుతాము కాబట్టి r ≠ 0 అనుకుందాం ఇక్కడ మనం ఈ ఈక్వేషన్ ను r తో భాగించి గుణిద్దాం కాబట్టి మనం ఈ f యొక్క వ్యక్తీకరణ ను f12rh2r22hkrsk2rt గా పొందాము తర్వాత ఈ f యొక్క వ్యక్తీకరణలోని మొదటి పదానికి మనం k2s2 ని కలిపి తీసివేసాము f12rh2r22hkrsk2rt f12rh2r22hkrsk2s2 k2s2k2rt ఇప్పుడు ఈ మొదటి మూడు పదాలను ఈ రెండు పదాల స్క్వేర్ గా వ్రాయవచ్చు అంటే f12rhrks2 k2s2k2rt కాబట్టి ఇక్కడ చివరి రెండు పదాల నుండి మనం k2 ను కామన్ తీస్తాము f12rhrks2k2 కాబట్టి f ను 12rhrks2k2 గా వ్యక్తీకరించవచ్చు ఇప్పుడు మనం ఈ మొదటి కేసుని పరిశీలిద్దాం ఇక్కడ మనం rt s20 అని అనుకుంటాం కాబట్టి ఈ సందర్భంలో ఏమి జరుగుతుంది ఈ rt s2 పాజిటివ్ అయినప్పుడు మనం hrks2 పదాన్ని మరియు ఈ k2 పదాన్ని కలిగి ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం r0 అయితే ఈ f0 ఎలా అవుతుందో చూద్దాం మనం r0 అనుకుందాం ఇక్కడ r a b అనే పాయింట్ వద్ద రెండవ ఆర్డర్ డెరివేటివ్ r విలువ a b మీద మరియు ఫంక్షన్ మీద ఆధారపడటం వల్ల అది ఖచ్చితమైన సైను ను కలిగి ఉంటుంది అది పాజిటివ్ లేదా నెగటివ్ అవ్వచ్చు కాబట్టి ఈ r0 అయితే ఈ f ఎందుకు పాజిటివ్ అవుతుందో ఇప్పుడు మనం చూస్తాము కాబట్టి ఇక్కడ మనకు ఈ వ్యక్తీకరణ పాజిటివ్ అయితే ఇది కూడా ఖచ్చితంగా పాజిటివ్ అవుతుంది ఇప్పుడు ఈ నైబర్హుడ్ లో h 0 అయితే k ≠ 0 అవుతుంది లేదా h ≠ 0 అయితే k 0 అవుతుంది అంతేకానీ ఈ రెండూ ఒకేసారి 0 కి సమానం కావు ఎందుకంటే ఈ రెండూ ఒకేసారి 0 అయితే మనం a b వద్ద ఉంటాము కానీ మనం చూస్తున్నది దాని నైబర్హుడ్ లోని పాయింట్ దగ్గర కాబట్టి ఇక్కడ ఉదాహరణకు మనం a b ని కలిగి ఉన్నాము ఇప్పుడు ఈ పాయింట్ యొక్క నైబర్హుడ్ లో x దిశలో పెరుగుదల h ద్వారా మరియు y దిశలో పెరుగుదల k ద్వారా సూచించబడుతుంది కాబట్టి నైబర్హుడ్ లో ఒక పాయింట్ ను కలిగి ఉండాలంటే వాటిలో ఒకటి కానీ లేదా రెండూ కానీ 0 కాకూడదు కాబట్టి రెండూ 0 కావు అంటే ఈ h ≠ 0 అని అర్థం అప్పుడు ఇక్కడ మనకు పాజిటివ్ పదం ఉంది ఇక్కడ ఉన్న ఈ పదం తో మనకు పట్టింపు లేదు కానీ మొత్తానికి మనం పాజిటివ్ సంఖ్య ని కలిగి ఉన్నాము కాబట్టి ఆ సందర్భంలో అది మంచిది k 0 అనుకుందాం k 0 అయితే ఈ పాయింట్ నైబర్హుడ్ లో ఉండటానికి h ≠ 0 అవ్వాలి ఈ సందర్భంలో k 0 కాబట్టి ఈ పదం 0 అవుతుంది మనం h2 r2 ను కలిగి ఉన్నాం మరియు h ≠ 0 కాబట్టి ఇది పాజిటివ్ పదం అవుతుంది కాబట్టి ఏ పరిస్థితిలోనైనా rt s2 పాజిటివ్ అయితే r పాజిటివ్ అయినప్పుడు ఈ f పాజిటివ్ అవుతుంది మరియు r నెగటివ్ అయినప్పుడు f నెగటివ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ r ఉంది మరియు మిగతా అన్ని చోట్లా మనకు s2 ఉంది కాబట్టి ఇక్కడ మనం r పాజిటివ్ అయితే ఈ f ను పాజిటివ్ గా మరియు r నెగటివ్ అయితే ఈ f ను నెగటివ్ గా పొందుతాము కాబట్టి మనకు ఒకే సైన్ ఉందని ఇప్పుడు మనం నిర్ధారించవచ్చు ఎందుకంటే r పాజిటివ్ లేదా నెగటివ్ విలువలను కలిగి ఉండవచ్చు కాబట్టి r పాజిటివ్ అయితే f పాజిటివ్ అవుతుంది అప్పుడు ఈ సందర్భంలో ఈ పాయింట్ స్థానిక కనిష్టమవుతుంది మరియు r నెగటివ్ అయినప్పుడు ఈ పాయింట్ స్థానిక గరిష్టమవుతుంది ఈ సందర్భంలో ఈ rt s2 పాజిటివ్ మరియు r నెగటివ్ అవుతుంది ఈ f నెగటివ్ అంటే అర్థం ఏమిటంటే a b యొక్క నైబర్హుడ్ లోని పాయింట్ల వద్ద ఫంక్షన్ విలువ కంటే a b వద్ద ఫంక్షన్ విలువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ స్థానిక గరిష్ట బిందువు అవుతుంది ఇప్పుడు మనం రెండవ కేసును చూద్దాం rt s20 గా తీసుకున్న సందర్భంలో ఏం జరుగుతుంది ఈ rt s20 అయినప్పుడు ఇందులో ఒకటి తప్పకుండా 0 కాకూడదు అని నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా k→0 మరియు h ≠0 అనుమతించే ఈ అవకాశాన్ని మనం తీసుకుంటాము కాబట్టి k→0 మరియు h ≠0 లు అనుమతించబడతాయి కాబట్టి k→0 మరియు h ≠0 అంటే k విలువ 0 మరియు h విలువ 0 కాదు అని అర్థం కాబట్టి ఇక్కడ నుండి మనం r0 అయితే ఈ f0 అవుతుందని నిర్ధారించాము మనం r0 గా తీసుకుంటే ఈ f విలువ నెగటివ్ అవుతుంది మరియు ఈ సందర్భంలో మరేమీ మారదు ఇక్కడ r0 మరియు h ≠0 మరియు k 0 కాబట్టి ఈ f పాజిటివ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు h2k2 పదం ఉంది ఇది పాజిటివ్ మరియు తర్వాత మనం తీసుకునే రెండవ పరిశీలన k ≠0 కాబట్టి ఇప్పుడు మనం k ≠0 మరియు rt s20 లను కలిగి ఉంటాము కాబట్టి ఇక్కడ ఉన్న దానిలో కొంత నెగటివ్ గా మనం కలిగి ఉన్నాము మరియు మనం h ని hrks 0 అయ్యేటట్లుగా ఎంచుకున్నాము కాబట్టి మనం మన h ను తీసుకున్నాము తద్వారా k ని మీరు ఎంత చిన్న విలువగా తీసుకున్నప్పటికీ k కి ఈ సంబంధం వర్తిస్తుంది మనం ఇక్కడ h ని ksr గా తీసుకోవచ్చు కాబట్టి మనం k విలువ ఏదైనప్పటికీ h ని ksr తీసుకుంటాము కాబట్టి ఈ పాయింట్ దగ్గర h ని ksr గా ప్రతిక్షేపించినప్పుడు k విలువ ఏదైనప్పటికీ ఈ మొదటి పదంలో hrks 0 అవుతుంది ఎందుకంటే మనం h ని hrks0 అయ్యేవిధంగా తీసుకున్నాం కాబట్టి ఈ పదం 0 అవుతుంది మరియు ఇక్కడ ఈ k2 పాజిటివ్ అవుతుంది కానీ ఇది నెగటివ్ అవుతుంది మరియు ఇది 0 కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి మొత్తం మీద r పాజిటివ్ అయినప్పుడు ఈ మొదటి పదం 0 కంటే తక్కువగా ఉంటుంది మరియు ఈ పదం వల్ల f విలువ 0 కంటే తక్కువగా ఉంటుంది మరియు వీటిని సంతృప్తి పరిచే పాయింట్లు ఈ నైబర్హుడ్ లో ఉంటే అప్పుడు ఈ మొదటి పదం ఉండదు తర్వాత r0 అయితే ఈ f0 అవుతుంది మరియు మనం నైబర్హుడ్ ని పరిమితం చేయడం లేదు కాబట్టి ఈ రిలేషన్ ను సంతృప్తి పరిచే ఏదో ఒక పాయింట్ దగ్గర మనం a b కి చాలా దూరంలో ఉండాలి మరియు 0 కి సమానం కాని k యొక్క ఎంత చిన్న విలువ కైనా ఈ hrks ని 0 గా తీసుకోవడం ద్వారా మనం ఈ a b పాయింట్ కి దగ్గరగా ఉండవచ్చు కాబట్టి ఇక్కడ మనం తెలుసుకున్నదేమిటంటే r0 అయితే f0 అవుతుంది మరియు r0 అయితే f0 కూడా అవుతుంది కాబట్టి మనం r0 గా తీసుకుంటే అప్పుడు సహజంగా f0 అవుతుంది ఈ పాయింట్ యొక్క నైబర్హుడ్ లో f దాని సైన్ ను మార్చుకుంటుంది కాబట్టి అది క్రిటికల్ పాయింట్ అవుతుంది కాబట్టి rt s20 అయితే ఈ పరిస్థితి ఉంటుంది అప్పుడు మనం ఈ పాయింట్ ను వెంటనే శాడిల్ పాయింట్ గా నిర్ధారించవచ్చు కాబట్టి ఇది శాడిల్ పాయింట్ అవుతుంది మరియు ఇది గరిష్ట లేదా కనిష్ట బిందువు కాదు ఎందుకంటే ఈ f యొక్క సైన్ h మరియు k ల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ నైబర్హుడ్ లో f పాజిటివ్ మరియు నెగటివ్ అయ్యే పాయింట్లు ఉంటాయి కాబట్టి ఈ పాయింట్ a b యొక్క నైబర్హుడ్ లో ఇది దాని సైన్ ను మార్చుకుంటుంది అంటే ఇది శాడిల్ పాయింట్ అవుతుంది rt s20 అయ్యే సందర్భాన్ని మనం మూడవ కేస్ గా తీసుకుంటాం కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ రెండవ పదం లేదు కాబట్టి దాని ప్రవర్తన ఈ మొదటి పదం hrks2 సహాయంతో చర్చించబడుతుంది ఇక్కడ ఇది పాజిటివ్ మరియు 0 కి సమానంగా గానీ లేదా అంతకంటే ఎక్కువగా గానీ ఉంటుంది మరియు ఈ పదం hrks విలువ 0 కి సమానం అవుతుందని మనం చూస్తాము f12rhrks2 ఖచ్చితంగా hrks2 ≥ 0 అవుతుంది మరియు ఇది 0 అయ్యే అవకాశం కూడా ఉంది ఈ రెండవ ఆర్డర్ పదం 0 అయితే అప్పుడు మనం ఈ f యొక్క ప్రవర్తనను గుర్తించలేము ఎందుకంటే దాని యొక్క ప్రవర్తన మిగిలిన ఎక్కువ ఆర్డర్ పదాల ద్వారా నిర్ణయించబడుతుంది మరియు అది ఈ f ని నెగటివ్ గా కూడా మార్చగలదు ఈ పదం 0 అయితే దాని తర్వాత పదం దీని సైన్ ను నిర్ణయిస్తుంది ఎందుకంటే అది f నెగటివ్ గా ఉండే సందర్భం కావచ్చు కాబట్టి hrks2 ≥ 0 ని కలిగి ఉండడం ద్వారా మనం వెంటనే ఏమీ తేల్చలేము ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఖచ్చితమైన సైన్ ను కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే మనం ఈ f యొక్క సైన్ ను చెప్పగలం కాబట్టి ఇక్కడ ఇది ఖచ్చితంగా 0 కంటే ఎక్కువ అని రుజువు చేయగలిగితే మనం ఈ పాయింట్ గురించి ముగించవచ్చు కానీ ఇక్కడ ఇది 0 కి సమానంగా గానీ లేదంటే ఎక్కువగా గానీ ఎందుకు ఉంది మనం hr మరియు ks లను ఈ నైబర్హుడ్ లో hrks 0 గా ఎంచుకుంటున్నాం కాబట్టి మనకు ఈ పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి ఈ సందర్భంలో ఈ నైబర్హుడ్ లో ఉన్న అన్ని పాయింట్ల దగ్గర ఈ పదం 0 అవుతుంది మరియు తర్వాత ఉన్న ఎక్కువ ఆర్డర్ పదాల ద్వారా దీని ప్రవర్తన నిర్ణయించబడుతుంది కాబట్టి దీనిని ఇక్కడ వ్రాద్దాం మనం ఈ h మరియు k లను hrks 0 గా లేదా hr ks గా తీసుకుందాం కాబట్టి ఇవన్నీ ఈ నైబర్హుడ్ లో ఉండే పాయింట్లు ఇక్కడ f విలువ 0 ప్లస్ ఈ మూడవ ఆర్డర్ పదాలు అవుతుంది అప్పుడు కుడి చేతి వైపున ఉన్న రెండవ ఆర్డర్ పదాలు అదృశ్యమవుతాయి మరియు అందువల్ల ముగింపు ఎక్కువ ఆర్డర్ పదాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ f యొక్క సైన్ గురించి మనం ఈ పరిస్థితిలో ఏమీ నిర్ధారించలేము ఇది పాజిటివ్ గా ఉండవచ్చు లేదా నెగటివ్ గా ఉండవచ్చు కాబట్టి అటువంటి పాయింట్ లను పరిశోధించడానికి కొన్ని ఇతర మార్గాలను కనుగొనవలసి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం స్థానిక ఎక్స్ట్రీమ ను కనుగొనడానికి ఈ క్రింది నియమాలను పాటిస్తాము fx మరియు fy లను 0 కి సమానం చేయడం ద్వారా అన్ని క్రిటికల్ పాయింట్లను కనుగొనండి ప్రతి క్రిటికల్ పాయింట్ దగ్గర rfxxsfxytfyy విలువలను కనుగొనండి గుర్తింపు rt s20 మరియు r0 అయితే గరిష్ఠ బిందువు అవుతుంది rt s20 మరియు r0 అయితే కనిష్ట బిందువు అవుతుంది rt s20 అయితే శాడిల్ పాయింట్ అవుతుంది rt s20 అయితే పరీక్ష విఫలమవుతుంది కాబట్టి మనం ఈ ఉదాహరణ ను పరిశీలిద్దాం ఉదాహరణ fxyx3 6x2 8y2 యొక్క అన్ని క్రిటికల్ పాయింట్లను కనుగొని వాటి స్వభావం స్థానిక గరిష్టకనిష్ట మరియు శాడిల్ పాయింట్ ల కోసం పరిశోధించండి కాబట్టి మొదట మనం అన్ని క్రిటికల్ పాయింట్లను కనుగొంటాము మరియు ప్రతి క్రిటికల్ పాయింట్ దగ్గర మనం rt s2 విలువను లెక్కిస్తాము ఇది ఆ క్రిటికల్ పాయింట్ ల యొక్క నైబర్హుడ్ లో వాటి ప్రవర్తనను చర్చించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ fx0 మరియు fy0 ల ద్వారా మనం క్రిటికల్ పాయింట్లను పొందుతాము కాబట్టి ఇక్కడ మనం fx విలువను 3x2 12x గా పొందుతాము కాబట్టి ఈ సందర్భంలో ఇది 0 గా సెట్ చేయబడుతుంది మరియు ఈ fy విలువ 16y అవుతుంది మరియు ఇది కూడా 0 గా సెట్ చేయబడుతుంది కాబట్టి మనం మొదటి ఈక్వేషన్ నుండి 3x2 12x 0 ని పొందుతాము మరియు దాని నుండి 3x 0 గా పొందుతాము కాబట్టి మనం మొదటి ఈక్వేషన్ నుండి x 0 మరియు x 4 ని పొందుతాము మరియు అదేవిధంగా రెండవ ఈక్వేషన్ నుండి మనం y 0 ని పొందుతాము కాబట్టి మన దగ్గర 0 0 మరియు 4 0 లు ఉన్నాయి మరియు వీటిని మనం క్రిటికల్ పాయింట్లు అంటాము 0 0 మరియు 4 0 లు ఈ ప్రాబ్లం యొక్క రెండు క్రిటికల్ పాయింట్లు మరియు ఈ సందర్భంలో మనం ఈ rt s2 యొక్క విలువను మరియు సైన్ ను ఈ అన్ని పాయింట్ల దగ్గర లెక్కిస్తాము fx3x2 12x కాబట్టి fxx6 x 12 అవుతుంది మరియు fx లో y లేదు కాబట్టి fxy 0 అవుతుంది మరియు fy 16y కాబట్టి fyy 16 అవుతుంది కాబట్టి ఈ మూడింటి ఆధారంగా ఇప్పుడు మనం 0 0 వద్ద r fxx ను s fxy ను t fyy ని లెక్కిస్తాము కాబట్టి మనకు 0 0 వద్ద r 12 మరియు s 0 మరియు t 16 అవుతాయి అలాగే 4 0 వద్ద r 12 మరియు s 0 మరియు t 16 అవుతాయి కాబట్టి 0 0 వద్ద rt s2 ఈ రెండు నెగటివ్ సంఖ్యల లబ్దం 192 అవుతుంది మరియు 4 0 వద్ద rt s2 విలువ 192 అవుతుంది 0 0 వద్ద rt s20 మరియు r0 కాబట్టి ఈ పాయింట్ స్థానిక గరిష్ట బిందువు అవుతుంది మరియు 4 0 వద్ద rt s2 0 కాబట్టి ఇది పర్యాప్తక నియమాలలో మనం చర్చించిన శాడిల్ పాయింట్ అవుతుంది కాబట్టి ముగింపు కు వస్తే క్రిటికల్ పాయింట్లను తెలుసుకోవడానికి ఆవశ్యక నియమాలు ఏమిటో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ క్రిటికల్ పాయింట్లు స్థానిక గరిష్ట మరియు కనిష్టాల ను కనుగొనడానికి అభ్యర్థులు కాబట్టి ఎక్స్ట్రీమ కొరకు మనం fx0 మరియు fy0 లు ఆవశ్యక నియమాలుగా కలిగి ఉన్నాము కాబట్టి ఈ పాయింట్లు ఈ ఫంక్షన్ యొక్క స్థానిక ప్రవర్తనను పరిశోధించడానికి అభ్యర్థులుగా ఉంటాయి కాబట్టి ఈ ఆవశ్యక నియమాలు స్థానిక గరిష్ట కనిష్ట మరియు శాడిల్ పాయింట్ల కోసం పాయింట్ లను గుర్తించడంలో మనకు సహాయం చేస్తాయి కాబట్టి దానికోసం మనం rt s2 ను ఆ పాయింట్ల దగ్గర లెక్కించాలి rt s20 అయ్యి r 0 అయితే ఈ సందర్భంలో ఆ పాయింట్ స్థానిక గరిష్ట బిందువు అవుతుంది rt s20 అయ్యి r 0 అయితే ఆ పాయింట్ స్థానిక కనిష్ట బిందువు అవుతుంది rt s20 అయితే అది శాడిల్ పాయింట్ అవుతుంది ఈ సందర్భంలో ఈ పాయింట్ స్థానిక గరిష్ట బిందువు కాదు మరియు స్థానిక కనిష్ట బిందువు కాదు మరియు మనం ఉపయోగించే నిర్వచనం ప్రకారం అది శాడిల్ పాయింట్ అవుతుంది rt s2 0 అయితే ఈ సందర్భంలో ఈ పాయింట్ యొక్క ప్రవర్తనను మనం గుర్తించలేము మరియు ఈ రెండవ ఆర్డర్ పరీక్ష విఫలమవుతుంది కాబట్టి మనం ఇతర మార్గాలను కనుగొనవలసి ఉంటుంది ఈ సందర్భంలో మనం ఎక్కువ ఆర్డర్ పదాలను కనుగొనవలసి ఉంటుంది లేదా ఈ పాయింట్ దగ్గర ఫంక్షన్ యొక్క ప్రవర్తనను మనం నేరుగా పరిశోధించాల్సిన ఉంటుంది కానీ దీనికి ఖచ్చితంగా ఇంకా అధ్యయనం అవసరం ఈ ఉపన్యాసాలను తయారుచేయడానికి మనం ఈ రిఫరెన్స్ లను ఉపయోగించాము మరియు తదుపరి ఉపన్యాసంలో మనం స్థానిక గరిష్ట కనిష్ట మరియు శాడిల్ పాయింట్ల ను గుర్తించడానికి మరిన్ని ఉదాహరణలు చూస్తాము కాబట్టి మీ శ్రద్ధ కు ధన్యవాదాలు